పేటెంటబిలిటీ సెర్చ్ ఉందా లేదా అని చూస్తారు పేటెంటబిలిటీ సెర్చ్ ఉందా లేదా అని చూస్తారు ఒక ఆవిష్కరణలో కొత్తదనం ఉందా లేదా అని నిర్ణయించే దిశగా ఇది ఉండదు ఒక ఆవిష్కరణలో కొత్తదనం ఉందా లేదా అని నిర్ణయించే దిశగా ఇది ఉండదు ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యo ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యo భారతీయ పేటెంట్ల చట్టంలో సెక్షన్ 13 అనే ఒక నిబంధన ఉంది భారతీయ పేటెంట్ల చట్టంలో సెక్షన్ 13 అనే ఒక నిబంధన ఉంది ఇది మునుపటి ప్రచురణ ద్వారా లేదా ముందస్తు దావా ద్వారా ఊహించి శోధించమని పిలుస్తుంది ఇది మునుపటి ప్రచురణ ద్వారా లేదా ముందస్తు దావా ద్వారా ఊహించి శోధించమని పిలుస్తుంది ఇప్పుడు మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక దరఖాస్తు దాఖలు చేసినప్పుడు పరీక్షకుడు చేసే శోధన ఇప్పుడు మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక దరఖాస్తు దాఖలు చేసినప్పుడు పరీక్షకుడు చేసే శోధన ఈ శోధన యొక్క లక్ష్యం పేటెంట్ దరఖాస్తులో ఉన్నట్లుగా ఆవిష్కరణ ఇదివరకెన్నడు ఊహించబడ లేదని నిర్ధారించడం ఈ శోధన యొక్క లక్ష్యం పేటెంట్ దరఖాస్తులో ఉన్నట్లుగా ఆవిష్కరణ ఇదివరకెన్నడు ఊహించబడ లేదని నిర్ధారించడం కాబట్టి మీరు ఒక సాధారణ పరిభాషలో శోధన గురించి మాట్లాడేటప్పుడు కొత్తదనం కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం జరుగుతుందని అనుకోవచ్చు కాబట్టి మీరు ఒక సాధారణ పరిభాషలో శోధన గురించి మాట్లాడేటప్పుడు కొత్తదనం కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం జరుగుతుందని అనుకోవచ్చు కానీ పేటెంట్ సామర్థ్య శోధన ఒక ఆవిష్కరణలో ఇన్వెంటివ్ స్టెప్ ఉందా లేదా మరియు ఈ ఆవిష్కరణ స్పష్టంగా ఉందో లేదో నిర్ణయించాలి కానీ పేటెంట్ సామర్థ్య శోధన ఒక ఆవిష్కరణలో ఇన్వెంటివ్ స్టెప్ ఉందా లేదా మరియు ఈ ఆవిష్కరణ స్పష్టంగా ఉందో లేదో నిర్ణయించాలి ఇప్పుడు ఒక దరఖాస్తుదారు పేటెంట్ పొందే శోధన చేయాలనుకోవటానికి కారణం పేటెంట్ పొందే అవకాశాలను నిర్ణయించడం ఇప్పుడు ఒక దరఖాస్తుదారు పేటెంట్ పొందే శోధన చేయాలనుకోవటానికి కారణం పేటెంట్ పొందే అవకాశాలను నిర్ణయించడం ఎందుకంటే మీరు ఇన్వెంటివ్ స్టెప్ గురించి సహేతుకమైన నమ్మకాన్ని కలిగి ఉంటే పేటెంట్లోని ఇతర విషయాలను సంతృప్తిపరిచే అవకాశాలు పెరిగినట్లే ఎందుకంటే మీరు ఇన్వెంటివ్ స్టెప్ గురించి సహేతుకమైన నమ్మకాన్ని కలిగి ఉంటే పేటెంట్లోని ఇతర విషయాలను సంతృప్తిపరిచే అవకాశాలు పెరిగినట్లే ఇప్పుడు పేటెంట్ సామర్ధ్య శోధనలో బోల్డన్ని సంఘటనలు ఉంటాయి ఇప్పుడు పేటెంట్ సామర్ధ్య శోధనలో బోల్డన్ని సంఘటనలు ఉంటాయి ఇలా సాధారణంగా జరిగే సంఘటనల సమాహారం పేటెంట్ సామర్థ్య శోధనతో ముగుస్తుంది ఇలా సాధారణంగా జరిగే సంఘటనల సమాహారం పేటెంట్ సామర్థ్య శోధనతో ముగుస్తుంది సాంప్రదాయకంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ వంటి అధునాతన అధికార పరిధిలో పేటెంట్ అటార్నీ అనే వ్యక్తి పేటెంట్ సామర్థ్యాన్ని శోధించడం లేదు సాంప్రదాయకంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ వంటి అధునాతన అధికార పరిధిలో పేటెంట్ అటార్నీ అనే వ్యక్తి పేటెంట్ సామర్థ్యాన్ని శోధించడం లేదు పేటెంట్ను రూపొందించే వ్యక్తి కూడా ఈ శోధన చేయడు పేటెంట్ను రూపొందించే వ్యక్తి కూడా ఈ శోధన చేయడు ఈ పని సెర్చర్స్ అని పిలువబడే నిపుణులచే చేయబడుతుంది ఈ పని సెర్చర్స్ అని పిలువబడే నిపుణులచే చేయబడుతుంది కాబట్టి పేటెంట్ సామర్థ్యం కోసం శోధించినప్పుడు సాధారణంగా జరిగే సన్నివేశాల జాబితాను చూద్దాం కాబట్టి పేటెంట్ సామర్థ్యం కోసం శోధించినప్పుడు సాధారణంగా జరిగే సన్నివేశాల జాబితాను చూద్దాం మొదటిగా పేటెంట్ అటార్నీ శోధన చేయమని ఒక సెర్చర్ ను కూడా నిర్వచిస్తుంది మొదటిగా పేటెంట్ అటార్నీ శోధన చేయమని ఒక సెర్చర్ ను కూడా నిర్వచిస్తుంది పేటెంట్ కోసం వెతకవలసిన కొన్ని విస్తృత రంగాలను కూడా ఇది అందిస్తుంది పేటెంట్ కోసం వెతకవలసిన కొన్ని విస్తృత రంగాలను కూడా ఇది అందిస్తుంది మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశలో వాస్తవీకంగా శోధన చేయాలి మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశలో వాస్తవీకంగా శోధన చేయాలి మరియు ఈ శోధన సెర్చర్ నేరుగా ఆవిష్కర్తకు లేదా పేటెంట్ న్యాయవాదికు ఫలితాలను నివేదిస్తాడు మరియు ఈ శోధన సెర్చర్ నేరుగా ఆవిష్కర్తకు లేదా పేటెంట్ న్యాయవాదికు ఫలితాలను నివేదిస్తాడు ఈ నివేదిక ఎలా కమ్యూనికేట్ చేయబడిందో అన్న దానికి పేటెంట్ చట్టంలో కొన్ని చిక్కులు ఉన్నాయి ఈ నివేదిక ఎలా కమ్యూనికేట్ చేయబడిందో అన్న దానికి పేటెంట్ చట్టంలో కొన్ని చిక్కులు ఉన్నాయి ఇప్పుడు బాగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే పేటెంట్ సామర్థ్య శోధన వాలిడిటి కు హామీ ఇవ్వదు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే పేటెంట్ సామర్థ్య శోధన వాలిడిటి కు హామీ ఇవ్వదు ఇప్పుడు ఇది సెక్షన్ 13 యొక్క భాష నుండి స్పష్టంగా ఉంది ఇప్పుడు ఇది సెక్షన్ 13 యొక్క భాష నుండి స్పష్టంగా ఉంది ఇప్పుడు మనకు ఇక్కడ సెక్షన్ 13 ఉంది ఇప్పుడు మనకు ఇక్కడ సెక్షన్ 13 ఉంది సెక్షన్ 12 కింద ఉన్న అవసరమైన పరీక్షలు మరియు పరిశోధనలు గురించి సెక్షన్ 13 హామీని ఇవ్వదు సెక్షన్ 12 కింద ఉన్న అవసరమైన పరీక్షలు మరియు పరిశోధనలు గురించి సెక్షన్ 13 హామీని ఇవ్వదు శోధన అనేది పేటెంట్ యొక్క వాలిడిటి ని ప్రశ్నించగల కారణాల జాబితా ఉంటుంది శోధన అనేది పేటెంట్ యొక్క వాలిడిటి ని ప్రశ్నించగల కారణాల జాబితా ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి పేటెంట్ యొక్క శోధన అనేది పేటెంట్ యొక్క వాలిడిటి నివేదిక చెప్తుంది కాబట్టి పేటెంట్ యొక్క శోధన అనేది పేటెంట్ యొక్క వాలిడిటి నివేదిక చెప్తుంది

ఇప్పుడు వాలిడిటి రిపోర్ట్ లేదా పేటెంట్ సామర్థ్య అధ్యయనం అనేవి కనీసం 3 వేర్వేరు పరిస్థితులలో ఉపయోగించబడతాయి ఇప్పుడు వాలిడిటి రిపోర్ట్ లేదా పేటెంట్ సామర్థ్య అధ్యయనం అనేవి కనీసం 3 వేర్వేరు పరిస్థితులలో ఉపయోగించబడతాయి ఒకటి పేటెంట్ ఉల్లంఘన దావాలో ప్రతివాది దీనిని వాడవచ్చు ఒకటి పేటెంట్ ఉల్లంఘన దావాలో ప్రతివాది దీనిని వాడవచ్చు పేటెంట్ చెల్లకుండా చేయడానికి ప్రతివాది ఒక కౌంటర్ క్లెయిమ్ వేయడానికి ఇది వాడవచ్చు పేటెంట్ చెల్లకుండా చేయడానికి ప్రతివాది ఒక కౌంటర్ క్లెయిమ్ వేయడానికి ఇది వాడవచ్చు ప్రతివాది కౌంటర్ క్లెయిమ్ అనేది పేటెంట్ ఉల్లంఘన దావాలో వేయవచ్చు ప్రతివాది కౌంటర్ క్లెయిమ్ అనేది పేటెంట్ ఉల్లంఘన దావాలో వేయవచ్చు కాబట్టి పేటెంట్ చెల్లుబాటు అవుతుందో లేదో ప్రతివాది తెలుసుకోవటానికి ప్రతివాది వాలిడిటి అధ్యయనాన్ని చేయవచ్చు కాబట్టి పేటెంట్ చెల్లుబాటు అవుతుందో లేదో ప్రతివాది తెలుసుకోవటానికి ప్రతివాది వాలిడిటి అధ్యయనాన్ని చేయవచ్చు కాబట్టి ఇది పేటెంట్ విలువను బేరీజు వేయడానికి ఒక కొలతగా ఉపయోగించవచ్చు కాబట్టి ఇది పేటెంట్ విలువను బేరీజు వేయడానికి ఒక కొలతగా ఉపయోగించవచ్చు